ఇంటేల్లెక్చువల్ ప్రాపర్టీ సెంటర్IP Centre మేధోసంపత్తి కేంద్రo మూడవ పని రిజిస్ట్రేషన్ మనం ఇది వరకే చూసినట్లుగా రిజిస్ట్రేషన్ అవసరం లేని మేధోసంపత్తి కూడా ఉంది ఉదాహరణకు కాపీరైట్ కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఒక పుస్తకం సృష్టించబడి మరియు ప్రచురించబడితే చాలు దానికి కాపీరైట్ వచ్చేసినట్లే ట్రేడ్మార్క్లు మరియు నమూనాలు వంటి వాటికి రిజిస్ట్రేషన్ కావాలి పేటెంట్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాబట్టి పేటెంట్ దాఖలు చేయడానికి ముందు మేధోసంపత్తి కేంద్రo చేయాల్సిన పనులు ఉన్నాయి మొదటి దశ గురించి మనం గత వారం తరగతులలో చూశాం ముందుగా వర్కింగ్ డిస్క్లోశర్సిద్ధం చేయాలి ఇది ఐడిఎఫ్ అని పిలవబడే ఇన్వెన్షన్ డిస్క్లోశర్ ఫారం నింపడం ద్వారా జరుగుతుంది ఈ ఐడిఎఫ్ ఆధారంగా పేటెంట్ సామర్థ్య శోధన నివేదిక పొందవచ్చు అది మేధో సంపత్తి కార్యాలయం యొక్క పరిశీలనకు ఈ పేటెంట్ నిలబడుతుందా లేదా అన్న రిపోర్ట్ ఇస్తుంది దీనిని బట్టి తాత్కాలిక స్పెసిఫికేషన్ దాఖలు చేయాలా లేదా పూర్తి స్పెసిఫికేషన్ను దాఖలు చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవచ్చు కొన్ని సార్లు తాత్కాలిక స్పెసిఫికేషన్ అర్ధవంతంగా ఉండవచ్చు దీనిని కూడా మనం చూశాం కొన్ని సార్లు పూర్తిస్థాయి స్పెసిఫికేషన్ ఉత్తమ మార్గం కావచ్చు దీనిని ఆధారంగా చేసుకుని ముందుకు సాగిన సందర్భాలు ఉండవచ్చు చివరకు పేటెంట్ పిసిటి అప్లికేషన్ లేదా కన్వెన్షన్ అప్లికేషన్ ద్వారా విదేశీ మార్కెట్లలోకి ప్రవేశించాలా వద్దా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఇవి మేధోసంపత్తి కేంద్రo రిజిస్ట్రేషన్ సంబంధిత విధులు మేధోసంపత్తి నిర్వహణలో మేధోసంపత్తి కేంద్రo కూడా పాల్గొంటుంది కాబట్టి రికార్డ్ కీపింగ్ బాధ్యత మేధోసంపత్తి కేంద్రo ప్రాథమిక పని కాబట్టి దాఖలు చేసిన మేధోసంపత్తి యొక్క అన్ని రికార్డులు కాపాడబడతాయి పునరుద్ధరణలు కూడా సమయానికి చేయబడతాయి మేధోసంపత్తి వలన వాణిజ్య లాభం లేక పోతే మేధోసంపత్తిని పునరుద్ధరించాల్సిన అవసరం లేదు కాబట్టి అటువంటి సందర్భాల్లో పేటెంట్ను వదులుకోవచ్చు పునరుద్ధరణ రుసుము చెల్లించకపోతే అది పరిత్యాగంగా పరిగణించబడుతుంది లేదా వాణిజ్య కారణాలు లేవని లేదా వాగ్దానం చేసిన కారణం ఇప్పుడు దానిలో లేదని గ్రహిస్తే ఆ దరఖాస్తులను కూడా ఉపసంహరించుకోవచ్చు కాబట్టి మేధోసంపత్తిని దాఖలు చేసేటప్పుడు చాలా రికార్డ్ కీపింగ్ వ్యవస్థ కావాలి మరియు విశ్వవిద్యాలయం యొక్క మేధోసంపత్తి పోర్ట్ ఫోలియో పెరుగుతున్న కొద్దీ దీన్ని నిర్వహించడానికి ఏదో ఒక సాఫ్ట్ వేర్ అవసరం అవుతుంది కాబట్టి నిర్వహణ అనే పని చాలా ముఖ్యమైనది ఈ పని ఇప్పటికే మంజూరు చేసిన మేధోసంపత్తి యొక్క లైసెన్సింగ్ను కూడా చూసుకోవాలి ఈ లైసెన్సులు ఎక్స్ క్లూజివ్ లైసెన్స్లు కావచ్చు లేదా నాన్ ఎక్స్ క్లూజివ్ లైసెన్స్లు కూడా కావచ్చు నాన్ ఎక్స్ క్లూజివ్ లైసెన్స్ పద్ధతులలో విశ్వవిద్యాలయాలు అన్వేషించగల మోడళ్లలో ఓపెన్ లైసెన్సింగ్ మోడల్ ఒకటి ఓపెన్ లైసెన్సింగ్ మోడల్ అంటే ఒక పరిశ్రమ ఒక ఆవిష్కరణను చేపట్టడానికి మరియు దానిని ఉపయోగించడానికి అనుమతించడం కానీ వారు దానిని వాణిజ్యీకరించిన తర్వాత లేదా వారు ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించిన తర్వాత ఆ ఆదాయాన్ని వారు విశ్వవిద్యాలయంతో పంచుకోవడం ప్రారంభిస్తారు కాబట్టి అన్వేషించగల ఓపెన్ లైసెన్సింగ్ నమూనాలు కూడా ఉండవచ్చు మరియు ఒక నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పేటెంట్ల యొక్క బహుళ యజమానులు ఒకరికొకరు లైసెన్స్లను కలిపి తీసుకోవచ్చు ఇప్పుడు మేధోసంపత్తి కేంద్రం యొక్క పని లైసెన్సింగ్ నిర్వహణ మాత్రమే కాదు ఇది మనం వ్యాజ్యం అని పిలిచే వాటిని అమలు చేయడానికి కూడా ఉంటుంది పేటెంట్ల ద్వారా రక్షించబడిన మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా వేరే వ్యక్తిని మీరు ఆపగల ఏకైక మార్గం వ్యాజ్యం మరియు మీ పేటెంట్ ఉపయోగించకుండా ఆ వ్యక్తిని నిరోధించే ఉత్తర్వులను కోర్టు నుండి పొందడం ఇప్పుడు ఇది రెండు విధాలుగా జరగవచ్చు ఒకటి కొన్ని సందర్భాల్లో మీ మేధోసంపత్తిని ఉపయోగించుకున్న వ్యక్తికి 'సీస్ అండ్ డేసిస్ట్' నోటీసుతో తెలియజేయడం మంచిది మీ హక్కు ద్వారా ఆవిష్కరణ రక్షించబడినందున అతను చేస్తున్న పని కొనసాగించవద్దని ఆ వ్యక్తిని కోరడమే ఈ notice ముఖ్య ఉద్దేశ్యం ఇప్పుడు మొదట నోటీసును దాఖలు చేయాలా లేదా నేరుగా వెళ్లి ఉల్లంఘన దావా వేయాలా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి మీ పేటెంట్ను ఉల్లంఘించడాన్ని ఆపమని కోర్టు ముందు దాఖలు చేసిన కేసులే ఉల్లంఘన సూట్లు అవి డిక్లరేటరి సూట్లు కావచ్చు ఇవి మేధోసంపత్తి కేంద్రం యొక్క అమలు చేయడమనే పనితీరులో భాగంగా వస్తాయి ఇప్పుడు మేధోసంపత్తి రక్షణ కావాల్సింది పరిశోధన ఉత్పత్తికి అని మనం చూశాము కాని పరిశోధన ఉత్పత్తి అనేది పరిశోధన ఖర్చు అని పిలిచే ఇన్పుట్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి అక్కడ బడ్జెట్ లేదా పరిశోధన కార్యకలాపాలు లేకపోతే పరిశోధన కార్యకలాపాల నుండి వచ్చే ఏ మేధోసంపత్తి ఉండదు కాబట్టి ఒక మేధోసంపత్తి కేంద్రాన్ని కలిగి ఉండటానికి లేదా పేటెంట్లను కలిగి ఉండటానికి లేదా మీరు దాఖలు చేసిన మంజూరు చేసిన మరియు వాణిజ్యీకరించిన పేటెంట్ల సంఖ్యను సమర్పించవలసి వచ్చినప్పుడు మీరు ఈ విషయాన్ని కనుగొంటారు మీరు జరుగుతున్న పరిశోధనల పరిమాణాన్ని అంచనా వేయవచ్చు అంతే కాక నాణెం యొక్క మరొక వైపు పరిశోధనలో పెట్టుబడి ఉండాలి అని మీరు కనుగొంటారు విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధన జరగాలి మరియు ఇది పరిశోధన సంస్కృతిని ప్రారంభిస్తుంది మరియు సులభతరం చేస్తుంది కాబట్టి మీరు కనుగొనే ఒక విషయం ఏమిటంటే అక్కడ మేధోసంపత్తి రక్షణను ప్రోత్సహించడం ద్వారా పరిశోధన జరిగే విధానo ప్రభావితం చెందుతుంది కాబట్టి పరిశోధనలో సమయం వనరులు మరియు నైపుణ్యం వాడబడడం జరుగుతుంది ఇప్పుడు ఈ పరిశోధన నుండి వచ్చే ఫలితాలను రక్షించే అవుట్పుట్ ఈ మేధోసంపత్తి రక్షణ ఇప్పుడు ఈ అవుట్పుట్ వేర్వేరు ప్రదేశాలలో ఉండవచ్చు ఇది పరిశోధన పనిలో ఉండవచ్చు ఇది ప్రచురణకు ముందు కనుగొనబడాలి ఇది పీహెచ్డి థీసిస్లో ఉండవచ్చు ఇది కన్సల్టెన్సీ ప్రాజెక్టులలో ఉండవచ్చు ఇది పరిశ్రమతో జాయింట్ వెంచర్లో ఉండవచ్చు ఇది ఇతర సంస్థలు మరియు పరిశోధనా కేంద్రాల మధ్య అవగాహన ఒప్పందం ఆధారంగా వచ్చే ఉత్పత్తిలో ఉండవచ్చు కాబట్టి ఈ ప్రదేశాలలో దేనినుంచైనా మేధోసంపత్తి బయటకు రావచ్చు మరియు వీటి నుండి ఏదైనా ఆవిష్కరణ వస్తున్నదా అని మేధోసంపత్తి కేంద్రం పర్యవేక్షిస్తుంది ఇప్పుడు మేధోసంపత్తి కేంద్రం లక్ష్యం ఏమిటి పరిశోధన వాణిజ్యీకరణ ప్రధాన లక్ష్యం అని మనం ఇప్పటికే ప్రస్తావించాము కొన్ని సార్లు పరిశోధన జరగకపోయినా అధ్యాపకులు లేదా విద్యార్థులు మేధోసంపత్తి ద్వారా ఊహించగలిగే ఒక విషయంతో ముందుకు రావచ్చు ఈ ఊహలోని మేధోసంపత్తిని గ్రహించి దాన్ని కార్యరూపంలోకి మార్చడానికి మేధోసంపత్తి కేంద్రం ఎలా పనిచేస్తుందనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలి మరియు మేధోసంపత్తి కేంద్రం యొక్క లక్ష్యాలు మరియు మిషన్ గురించి స్పష్టమైన సూచన ఉండాలి ఇప్పుడు ఇది సాధారణంగా మేధోసంపత్తి విధానం లేదా మేధోసంపత్తి హక్కుల విధానం అనే పత్రంలో ఉంటుంది ఇప్పుడు ఒక సంస్థ కోసం మేధోసంపత్తి విధానం ఏమి చేయగలదో పరిశీలిద్దాం ఒకటి ఇది ఒక సంస్థ యొక్క పరిశోధన ప్రయత్నాలను సమకాలీకరించగలదు ఒక సంస్థలో వేర్వేరు విభాగాలు ఉండవచ్చు అన్నీ వివిధ రకాల ప్రాజెక్టులు మరియు పరిశోధన పనులలో పాల్గొంటాయి ఈ మేధోసంపత్తి విధానం ఈ ప్రయత్నాలన్నింటిని సమకాలీకరించగలదు ఎందుకంటే ఈ విధానంలో ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకంటే పరిశోధనలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో వారికి చెప్పబోతున్నారు పరిశోధన వాణిజ్యీకరించబడితే ఆదాయ భాగస్వామ్యం లేదా లాభం పంచుకోవడం జరుగుతుంది మరియు ఇది సాధారణంగా అందరికి వ్యాప్తి చెందుతుంది ఇది డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి విశ్వవిద్యాలయంలోని ప్రతిఒక్కరికీ పంచే ఒక పత్రం అవుతుంది తద్వారా పరిశోధనను అర్థం చేసుకోగలగడంలో మరియు పరిశోధన యొక్క వాణిజ్యీకరణ విషయాన్ని గ్రహించడంలో అందరo ఒకే స్థాయిలో ఉంటాo ఇప్పుడు ఇది మేధోసంపత్తి కేంద్రం యొక్క మిషన్ను సంస్థ యొక్క మిషన్కు అనుసంధానించడానికి కూడా సహాయపడుతుంది ఇప్పుడు మనం సాధారణంగా చూస్తే ప్రతీ సంస్థకు బోధన మరియు పరిశోధన లక్ష్యాలు ఉంటాయి ఇవి సాధారణ విద్యా లక్ష్యాలు ఇవి చాలా ఉన్నత విద్యాసంస్థలు కలిగి ఉన్నాయి ఇప్పుడు మేధోసంపత్తి కేంద్రాల లక్ష్యం సంస్థ యొక్క లక్ష్యంతో సమకాలీకరించాలి కాబట్టి ఇన్స్టిట్యూట్ ఏమి చేస్తుందో దాన్నే మేధోసంపత్తి కేంద్రం చేయాలని మనం గ్రహించాలి కాబట్టి ఇది మేధోసంపత్తి విధానంలో స్పష్టంగా బయటకు రావాలి ఇప్పుడు మేధోసంపత్తి విధానం పరిశోధన ఉత్పత్తి యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మేధోసంపత్తి విధానం భవిష్యత్కు రోడ్ మ్యాప్గా చూడబడుతోంది మరియు ఈ విధానం మంచి పద్ధతులను గ్రహించే పత్రంగా కూడా చూడవచ్చు ఇప్పుడు మేధోసంపత్తి విధానంలో పరిశోధనల కోసం పేటెంట్లు దాఖలు చేయబడతాయని మరియు అవి వాణిజ్యీకరించబడినప్పుడు ఆదాయాన్ని ఆవిష్కర్తలతో పంచుకుంటారని మీరు ప్రస్తావించినప్పుడు అది ప్రజలకు నాణ్యత మరియు పరిమాణాన్ని చూడటానికి ప్రోత్సాహకంగా మారుతుంది ఇప్పుడు ఈ విధాన పత్రం మేధోసంపత్తి కేంద్రం యొక్క మిషన్ స్టేట్మెంట్ ను చూపిస్తుంది ఇప్పుడు మేధోసంపత్తి కేంద్రం సేవ చేస్తుంది మరియు చాలా మేధోసంపత్తి కేంద్రాలలో ఈ సేవకయ్యే ఖర్చు సంస్థే భరిస్తుంది కాని మేధోసంపత్తి కేంద్రం వాణిజ్యీకరణ ద్వారా ఆదాయాన్ని సంపాదించడం మొదలుపెట్టే వరకు సంస్థే భరిస్తుంది అంతే కాక మేధోసంపత్తి కేంద్రం ఆర్థిక అభివృద్ధి కూడా చేస్తుంది ఇది ఉద్యోగాలు సృష్టిస్తుంది ఇది వృద్ధికి మార్గాలు కనుగొంటుంది అంతే కాక మేధోసంపత్తి కేంద్రం విశ్వవిద్యాలయం మరియు పరిశ్రమల మధ్య సంబంధాలను సులభతరo చేస్తుంది వాణిజ్య అనువర్తనం వినియోగదారుల అభివృద్ధి మరియు ప్రజా ప్రయోజనం కోసం సంస్థల పరిశోధన ఫలితాలను పరిశ్రమకు బదిలీ చేయడంలో పరిశోధకులకు సేవ చేయడానికి మరియు సహాయపడటానికి ఒక మేధోసంపత్తి కేంద్రం లక్ష్యంగా కలిగి ఉంటుంది ఇది చాలా విస్తృతంగా చెప్పబడిన మిషన్ స్టేట్మెంట్ కానీ ఇది ఏ మేధోసంపత్తి కేంద్రం అయినా కలిగి ఉంటుంది ఇప్పుడు మేధోసంపత్తి విధానంలో సామాజిక బాధ్యతను కూడా పరిగణించాలి మేధోసంపత్తి కేంద్రాలు ఒక విద్యా వాతావరణంలో వ్యాపార అధికారులు అని మనం అర్థం చేసుకున్నాము కాని సామాజిక బాధ్యత భాగం కూడా బాగా వ్యక్తీకరించబడితే వారు సిఎస్ఆర్ నిధుల కోసం అర్హులు కావచ్చు అంతే కాక అక్కడ ఉన్న ఇతర నిధులకు కూడా అర్హులు కావచ్చు అప్పుడు ఇది ఐక్యరాజ్యసమితి మరియు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 2030 యొక్క స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో ట్యూన్ చేయబడి ఉంటుంది స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ఏమిటి అనేవి ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది కాబట్టి సామాజిక బాధ్యత వాస్తవానికి మేధోసంపత్తి కేంద్రాలను సమాజానికి కూడా ఉపయోగపడేలా చేస్తుంది కాబట్టి మేధోసంపత్తి కేంద్రాలు చేయాల్సింది కేవలం పేటెంట్లను దాఖలు చేయడం మరియు వాటిని వాణిజ్యపరంగా చూడటం మాత్రమే కాదు మేధోసంపత్తి విధానంలో స్పష్టంగా చెప్పినట్లుగా సంస్థ యొక్క పరిశోధనా కార్యకలాపాలలో సామాజిక బాధ్యత కూడా ఉంది మరియు విశ్వవిద్యాలయం కూడా సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపయోగపడే విషయాల పరిశోధనలో పాల్గొనవచ్చు ఇప్పుడు మేధోసంపత్తి విధానంలో ఏమి ఉంటుంది ఇప్పుడు మేధోసంపత్తి విధానం యొక్క నిర్మాణాన్ని చూద్దాం IP విధానం ఒక ఉపోద్ఘాతంతో ప్రారంభమవుతుంది

దీనినే ప్రియంబుల్ అంటారు దీనికి లక్ష్యాలు ఉంటాయి స్పష్టతనిచ్చే నిర్వచనాలు ఉంటాయి కాపీరైట్ అంటే ఏమిటి పేటెంట్ మేధోసంపత్తి హక్కులు అంటే ఏమిటి దీనికి వివిధ నిర్వచనాలుంటాయి రహస్య సమాచారం ఉంటుంది ఇది మేధోసంపత్తి యాజమాన్యంపై ఒక నిబంధనను కలిగి ఉంటుంది ఇక్కడ కొంత వ్యత్యాసం ఉండవచ్చు కాపీరైట్ విషయానికి వస్తే కాపీరైట్ ప్రొఫెసర్లు లేదా దానిని సృష్టించిన విద్యార్థుల స్వంతం అని చెప్పవచ్చు పేటెంట్ల విషయానికి వస్తే పేటెంట్ ఇన్స్టిట్యూట్కు చెందుతుంది అని అనవచ్చు కాబట్టి ఈ హక్కుల సృష్టి మరియు యాజమాన్యంలో వీటిలో ఉన్న తేడాలను తెలుసుకొని మీ ఇన్స్టిట్యూట్ సృష్టించగల వైవిధ్యాలు ఇవి కాబట్టి మేధోసంపత్తి విధానం ఒక ప్రకటనను తయారుచేయాలి ఇది మేధోసంపత్తి హక్కుల యాజమాన్యంపై విశ్వవిద్యాలయంలోని వాటాదారులకు చాలా స్పష్టమైన అవగాహన కలిగిస్తుంది మేధోసంపత్తి పరిపాలన దీనిని మేధోసంపత్తి నిర్వహణ అని పిలుస్తాము డిస్క్లోశర్ ఎలా సేకరించాలో స్పష్టంగా గుర్తించాలి మేధోసంపత్తి కమిటీ ఉండాలి ఇది మేధోసంపత్తిని దాఖలు చేయాల్సిన పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవచ్చు ఒక ఆవిష్కరణ స్థానికంగా రక్షించబడాలా లేదా విదేశాలలో కూడా దానిని రక్షించాల్సిన అవసరం ఉందా అన్న విషయాన్ని మేధోసంపత్తి కమిటీ నిర్ణయించాలి సాధారణంగా ఈ కమిటీ అధ్యాపక సభ్యులచే ఏర్పాటు చేయబడుతుంది వారు మేధోసంపత్తికి సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకోవలసినప్పుడల్లా సమావేశమవుతారు ఇప్పుడు డిస్క్లోశర్ యొక్క మూల్యాంకనం మళ్ళీ మేధోసంపత్తి కేంద్రం చేయాల్సిన మేధోసంపత్తి పరిపాలనకు సంబంధించిన పని అంతే కాక పిసిటి ఫైలింగ్ అని పిలిచే విదేశీ దరఖాస్తును దాఖలు చేయాలా వద్దా అన్న విషయం కూడా దీనికి సంబందించిన పనే ఇది మేధోసంపత్తి విధానంలో ఉండాల్సిన విషయం అంతే కాక పునరుద్ధరణలు మార్పిడులు అసైన్మెంట్లు లాంటి వన్నీ మేధోసంపత్తి విధానం వివరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మార్పిడి భాగం అనేది ఒక మేధోసంపత్తి విధానంలో తరచుగా నిర్లక్ష్యం చేయబడిన విషయం ముందుగా తాత్కాలిక దాఖలు చేయడం ద్వారా పేటెంట్లు దాఖలు చేసే సాధారణ పద్ధతి ఉంది ఎందుకంటే తాత్కాలిక దాఖలు అనేది సాధారణంగా ఆతురుతలో దాఖలు చేయబడతాయి మీకేదో ఒక ఆవశ్యకత ఉంది మరియు మీరు తప్పనిసరిగా ఫైల్ చేయాలి అప్పుడు తాత్కాలికమైన దాఖలు చేస్తాం కానీ దాని పూర్తి దరఖాస్తు 12 నెలల సమయం లోపు చేయబడుతుంది కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలిక దాఖలు చేయవలసి ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో దాఖలు చేయడానికి ముందే పేటెంట్ సామర్థ్య శోధన ఉండాలి అని మేధోసంపత్తి విధానం చెప్పవచ్చు ఇప్పుడు పేటెంట్ పరిశోధన వాస్తవానికి మేధోసంపత్తిని వాణిజ్యపరం చేయవచ్చు ఒక మేధోసంపత్తి యొక్క నాణ్యతను త్వరగా విశ్లేషించే సామర్ధ్యం పరిశ్రమకు ఉంటుంది మరియు మేధోసంపత్తికి నాణ్యత లేకపోతే పరిశ్రమ ఒక విశ్వవిద్యాలయంతో భాగస్వామి కాకపోవచ్చు లేదా ఇవి అమలు చేయలేని పేటెంట్లు అని పరిశ్రమ భావిస్తే పరిశ్రమ ఒక విశ్వవిద్యాలయంతో భాగస్వామి కాదు కాబట్టి ఇలాంటి అన్ని రకాల కారణాల వల్ల అది ఆవిష్కరణను సమర్థవంతంగా గ్రహించే విధంగా పేటెంట్లు దాఖలు చేయవలసి ఉంటుంది తాత్కాలిక దాఖలు చేసిన తర్వాత పూర్తి దరఖాస్తు దాఖలు చేసే ముందు పేటెంట్ సామర్థ్య శోధన నివేదికను రూపొందించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి ఈ మేధోసంపత్తి విధానంలో వాణిజ్యీకరణ అనే బాధ్యత ఉంటుంది లైసెన్సింగ్ ద్వారా వాణిజ్యీకరించబడే మార్గాలు ఇది కనుగొనాలి మరియు ఓపెన్ లైసెన్సింగ్ అనేది ప్రత్యేకంగా బహిరంగంగా నిధులు సమకూర్చబడే విశ్వవిద్యాలయాలు పరిగణించవలసిన ఒక నమూనా అని నేను ఇప్పటికే సూచించాను సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి అది సంభవించే మార్గాలు ఆవిష్కరణను వాణిజ్యీకరించడానికి లేదా విస్తరించడానికి ఒక మార్గం రికార్డ్ కీపింగ్ అనేది మేధోసంపత్తి విధానంలో స్పష్టంగా నిర్వచించాలి రికార్డులు ఎలా ఉంచబడతాయి మరియు అవి ఎక్కడ నిల్వ చేయబడతాయి ఈ నిర్వహణ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటుందా అన్నది చూడాలి గోప్యత ఎందుకంటే మేధోసంపత్తి చాలా రహస్య సమాచారాన్ని కలిగి ఉంటుంది మరియు మీరు మూడవ పక్షాలకు బహిర్గతం చేసే విధానాన్ని కలిగి ఉండవచ్చు ఎందుకంటే నాన్ డిస్క్లోజర్ ఒప్పందం ద్వారా రక్షించబడిన ప్రతి బహిర్గతం పేటెంట్ కొత్తదనాన్ని చంపడానికి ఉపయోగించబడదు కాబట్టి నాన్ డిస్క్లోజర్ ఒప్పందం ద్వారా వచ్చే అన్ని ప్రకటనలు రక్షించబడతాయి మరియు ఇది ఒక ఆవిష్కరణ యొక్క కొత్తదనాన్ని ప్రభావితం చేయదు కాబట్టి గోప్యత భాగంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి ఆదాయ భాగస్వామ్యంపై ఒక ప్రకటన ఉండాలి రెవెన్యూ షేరింగ్ అనేది విశ్వవిద్యాలయాలు చేస్తున్న ఒక పని కాని అప్పుడు విశ్వవిద్యాలయం లాభాలను మాత్రమే పంచుకుంటుంది అంటే పేటెంట్ నిర్వహణ మరియు పునరుద్ధరణను దాఖలు చేయడానికి అయ్యే ఖర్చులన్నీ తీసివేయబడతాయి కేవలం లాభం మాత్రమే పంచుకోబడుతుంది ఎన్ఫోర్స్ మెంట్ అనే పనిని మేధోసంపత్తి విధానం చాల స్పష్టంగా నిర్వచించాలి పాలసీ అమలు కోసం ఏమి చర్యలు తీసుకోవాలి మూడవ పార్టీలతో ఎలా డీల్ చేయాలి దానిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి మరియు వివాద పరిష్కార పద్ధతి ఏమిటి లాంటివన్నీ చూడాలి సంస్థలో తలెత్తే మేధోసంపత్తికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి అంతర్గత యంత్రాంగం ఉండాలి ఒక మేధోసంపత్తి కేంద్రం యొక్క అవసరం మరియు నియంత్రణ అవసరాలు ఉన్నాయని మనం ఇంతకు ముందే చూశాము మరియు అవి కొన్నిసార్లు ఇన్స్టిట్యూట్ మిషన్ స్టేట్మెంట్ నుండే రావచ్చు ఇన్స్టిట్యూట్ పరిశోధనలో పాల్గొంటే ఆ పరిశోధన ఫలితాలను రక్షించాల్సిన అవసరం ఉంది ఏ రకమైన పరిశోధనను వాణిజ్యీకరించాలి అనే దాని గురించి కూడా ఇన్స్టిట్యూట్ నిర్ణయం తీసుకోవాలి సాధారణంగా ప్రాథమిక పరిశోధన వాణిజ్యీకరించబడదు అప్లైడ్ రీసెర్చ్ మాత్రమే వాణిజ్యీకరించబడుతుంది నేను చెప్పినట్లుగా వ్యాప్తి వాణిజ్యీకరణగా పరిగణించబడుతుంది ఇప్పుడు మేధోసంపత్తి కేంద్రం పరిశోధన యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని పరిశీలించగల కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఇది విశ్వవిద్యాలయంలోని అంతర్గత అవయవంగా మారుతుంది ఇది పరిశోధన యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని చూడగలదు ఇప్పుడు ఎలాంటి మేధోసంపత్తి కేంద్రం ఉండాలో ఎన్నుకోవడం ఆ సంస్థలో జరుగుతున్న పరిశోధనల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరు మూడు రకాల మేధోసంపత్తి కేంద్రాలను కలిగి ఉండవచ్చు మీరు అంతర్గత మేధోసంపత్తి కేంద్రంను కలిగి ఉండవచ్చు అది ఇన్స్టిట్యూట్లోనే విధులను నిర్వహిస్తుంది మీరు బాహ్య మేధోసంపత్తి కేంద్రం కలిగి ఉండవచ్చు ఇది మూడవ పక్షం నడుపుతుంది దీనికి ఇన్స్టిట్యూట్లో కార్యాలయం ఉండదు ఇది పూర్తిగా మూడవ పక్షంచే నిర్వహించబడుతుంది మీరు మిశ్రమ నమూనాను కూడా కలిగి ఉండవచ్చు మిశ్రమ నమూనా అంటే ఒక చిన్న కార్యాలయం సంస్థలో అంతర్గత భాగంగా ఉంటుంది కాని అంతర్గత భాగం అన్ని విధులను చేయదు కాబట్టి అంతర్గత విధులు అంతర్గతంగా తక్కువగా ఉంటాయి ఇతర విధులు మూడవ పక్షానికి అప్పగించబడతాయి ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ యూనివర్శిటీ టెక్నాలజీ మేనేజర్స్ సాంకేతిక పరిశోధనను ముందుకు తీసుకెళ్లడానికి ప్రజా పరిశోధనా సంస్థలకు నాలుగు కారణాల జాబితా ఇస్తుంది 1 ప్రజల మంచి కోసం చేసే పరిశోధన యొక్క వాణిజ్యీకరణ 2 ఒక సాంకేతిక బదిలీని కలిగి ఉండటం వలన అధిక నాణ్యత గల పరిశోధకులను నియమించుకోవడానికి లేదా నిలుపుకోవటానికి మరియు వారిని రివార్డ్ చేయడానికి వారికి అవకాశం ఉంటుంది ఇది పరిశ్రమతో సన్నిహిత సంబంధాలను పెంచుతుంది మరియు ఇది మరింత పరిశోధన కోసం ఆదాయాన్ని పొందుతుంది ఇప్పుడు ఒక సంస్థ సాంకేతిక బదిలీలో ఎందుకు పాల్గొనాలి లేదా ఒక మేధోసంపత్తి కేంద్రాన్ని స్థాపించడంలో లేదా సాంకేతిక బదిలీలో పాల్గొనడం వలన విశ్వవిద్యాలయం పొందే ప్రయోజనం ఏమిటి ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి విషయం ఏమిటంటే ఇక్కడ ప్రజలకు మంచి చేయాలి అన్న దృక్పథం ఉంది ఎందుకంటే చేసిన పరిశోధనలన్నీ రక్షించబడతాయి మరియు అవి మార్కెట్కు చేరుకుంటుంది కాబట్టి విశ్వవిద్యాలయంలో ఏమైనా ఆవిష్కరణ జరిగితే అది అక్కడే ఉండదు దానిని మార్కెట్కు తీసుకువెళతారు మరియు దానిలో ప్రజలకు మంచి చేయడమనేది ఉంది AUTM చెప్పినట్లుగా సాంకేతిక పరిజ్ఞానం యొక్క బదిలీ నాణ్యమైన పరిశోధకులకు ప్రతిఫలమివ్వడానికి మరియు అధిక నాణ్యత పరిశోధనలో నిమగ్నమయ్యే వ్యక్తులను నియమించడానికి మరియు నిలుపుకోవటానికి ఒక మార్గంగా మారుతుంది కాబట్టి సాంకేతిక బదిలీ సంస్కృతి ఉంటే నాణ్యమైన పరిశోధనలను గుర్తించే సెటప్లు ఉండబోతున్నాయి ఆపుడు నాణ్యమైన పరిశోధన నుండి వచ్చే ఉత్పత్తులను మనం గుర్తించగలం వాటిని రక్షించుకుంటాము మరియు వాటిని వాణిజ్యపరం చేస్తాము అవి వాణిజ్యీకరించబడినప్పుడు ఇది విశ్వవిద్యాలయానికి మంచి ప్రతిభను ఆకర్షించగలదు పరస్పర సంబంధాలను నిర్మించడం అనేది ముఖ్యం ఎందుకంటే విశ్వవిద్యాలయం తన పరిశోధనను వాణిజ్యపరం చేయడం మరియు పేటెంట్ పొందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారం చేయడం ప్రారంభించిన తర్వాత పరిశ్రమలు విశ్వవిద్యాలయంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటానికి ఆసక్తి చూపిస్తాయి మరియు పరిశోధన నుండి వచ్చే డబ్బును మేధోసంపత్తి కేంద్రం నడిపించడానికి మరియు మరింత పరిశోధనలో నిమగ్నమవ్వడానికి వాడవచ్చు ఇప్పుడు మేధోసంపత్తి కేంద్రాల రకాలను చూద్దాం ఇప్పుడు పూర్తి స్థాయి మేధోసంపత్తి కేంద్రాలను నడపడానికి వివిధ రకాల నిపుణులు కావాలి మీకు సైన్స్ నేపథ్యం ఉన్న శాస్త్రవేత్తలు కావాలి డాక్యుమెంటేషన్ లేదా లీగల్ డాక్యుమెంటేషన్ యొక్క వివిధ అంశాలను చూడగల న్యాయవాదులు కావాలి వ్యాపార నిర్వాహకులు కావాలి వారు వాణిజ్యీకరణ దృక్పథాన్ని మరియు సామర్థ్యాన్ని చూడగలరు మరియు మీకు పేటెంట్ ఏజెంట్లు అవసరం కాబట్టి మీరు నాలుగు డొమైన్ల నుండి వ్యక్తులను కలిగి ఉండాలి శాస్త్రీయ డొమైన్ లీగల్ డొమైన్ మరియు నిర్వాహక డొమైన్ వ్యాపార నిర్వహణలో నేపథ్యం ఉన్న MBA గ్రాడ్యుయేట్లు లాంటి వారు కావాలి మరియు చట్టం మరియు విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతులైన పేటెంట్ న్యాయవాదులు లేదా పేటెంట్ ఏజెంట్లు ఉండాలి ఇప్పుడు ఐపిఎం కేంద్రాలు లేదా మేధోసంపత్తి కేంద్రాలు భారతదేశంలోని అనేక పబ్లిక్ విశ్వవిద్యాలయాలలో ఉన్నట్లు మీరు కనుగొంటారు అవి విశ్వవిద్యాలయంలోనే అంతర్గతoగా నిర్వహించబడుతున్న మేధోసంపత్తి కేంద్రాలు బాహ్య కేంద్రాలు ఒక మూడవ పక్షం నడిపించే సంస్థ కావచ్చు ఇది ఒక సంస్థ లేదా విశ్వవిద్యాలయం కోసం మేధోసంపత్తి కేంద్రాన్ని నడుపుతుంది మిశ్రమ రకం మేధోసంపత్తి కేంద్రo కూడా ఉంది కానీ ఇది ఒక చిన్న మేధోసంపత్తి కేంద్రo ఇది పనిని పూర్తి చేయడానికి ఒక బయట సంస్థ లేదా న్యాయ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంటుంది ఇప్పుడు అంతర్గత మేధోసంపత్తి కేంద్రoలో మౌలిక సదుపాయాలు ఉండాలి గది సిబ్బంది మరియు ఫర్నిచర్ లాంటివన్నీ ఉండాలి బాహ్య మేధోసంపత్తి కేంద్రానికి లేదా మిశ్రమ మేధోసంపత్తి కేంద్రానికి పరిమిత మౌలిక సదుపాయాలు సరిపోతాయి ఎందుకంటే అవి విశ్వవిద్యాలయంలో ఉండవు బయట నుంచి పనిచేస్తాయి ఇప్పుడు AUTM వారి 2003 వార్షిక లైసెన్సింగ్ సర్వే అంచనా ప్రకారం అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో ఒక డిస్క్లోషర్ కు సుమారుగా 2 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఇది ఇన్పుట్ ఆధారంగా లెక్కించబడుతుంది ఇదంతా పరిశోధన ఖర్చు కాబట్టి పరిశోధనలో ఖర్చు చేసిన ప్రతి 2 మిలియన్ డాలర్లకు ఒక డిస్క్లోషర్ వస్తుంది ఈ ఖర్చు పరిధి ఏమిటంటే ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం జీతాలు చెల్లించడం ప్రతి 5 మిలియన్ డాలర్ల ఖర్చుకు ఒక US పేటెంట్ దాఖలు చేయబడుతుందని సర్వే చెబుతుంది పరిశోధనా వ్యయం అనే ఇన్పుట్ మేధోసంపత్తి అవుట్పుట్గా రాకముందే ఉందని మనం అర్థం చేసుకోవాలి పరిశోధనలో ఖర్చు చేసే ప్రతి 8 5 మిలియన్లకు ఒక టెక్ బదిలీ లేదా లైసెన్సింగ్ ఒప్పందం కుదురుతుంది కాబట్టి మేధోసంపత్తి రక్షణ రాకముందు పెట్టే పెట్టుబడి మొత్తాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు సుమారుగా చూస్తే ఒక సంస్థ 100 మిలియన్ డాలర్ల పరిశోధన బడ్జెట్ కలిగి ఉంటే మీరు 50 డిస్క్లోశర్లు పొందవచ్చు మీరు 20 పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేయవచ్చు మరియు వాటిలో 11 లేదా 12 పరిశ్రమలకు లైసెన్స్ ఇవ్వవచ్చు ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయం ఈ స్థాయిలో దీర్ఘకాలిక నిబద్ధతతో కార్యకలాపాలకు పాల్పడాలంటే అనేక రకాల ఖర్చులు ఉన్నందున మేధోసంపత్తి కేంద్రంలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని మీరు అర్థం చేసుకుంటారు ఇది పరిశోధనతో ముడిపడి ఉంది ఇది కొన్ని సంవత్సరాలు నడిపి మూసివేయవలసిన సంస్థ కాదు కాబట్టి దీనిలో దీర్ఘకాలిక పెట్టుబడి ఉండాలి ఇప్పుడు లైసెన్స్ పొందిన ఉత్పత్తి యొక్క సాంకేతికత మార్కెట్ చేయదగిన ఉత్పత్తిగా మారడానికి 5 సంవత్సరాలు పడుతుందని చెబుతారు కాబట్టి మళ్ళీ పెట్టిన పెట్టుబడికి మరియు పెట్టుబడిని తిరిగి పొందటానికి మధ్య చాలా కాలం అంతరం ఉంది కాబట్టి ఇది సంస్థకు సంబందించి చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఒక మేధోసంపత్తి కేంద్రంను స్థాపించడానికి బోల్డంత డబ్బు ఖర్చు చేసే సంస్థ కొంతకాలం తర్వాత మాత్రమే లాభాలను చూడబోతోంది మేధోసంపత్తి కేంద్రాలు విజయవంతం కావడానికి 7 నుండి 10 సంవత్సరాలు సమయం అవసరం అటువంటి సమయం వరకు మరియు విశ్వవిద్యాలయం ఆదాయo పొందే వరకు కార్యాలయ ఖర్చులకు సబ్సిడీ ఇవ్వాలి అంతర్గతంగా మేధోసంపత్తి కేంద్రం స్థాపించలేకపోతే ఇతర పద్ధతిలో వీటిని నిర్వహించవచ్చు అని మనం ఇంతకు ముందే చూశాం ఇప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టలేకపోతే వారు బాహ్య సంస్థలతో తాత్కాలిక ప్రాతిపదికన వ్యవహరించడం ఆచరణీయంగా ఉంటుంది అలా చేయడం ద్వారా పేటెంట్లను దాఖలు చేయడం అనే క్రొత్త సంస్కృతిని ప్రారంభించ వచ్చు అప్పుడు ఇది ఒక చిన్న కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఖర్చును తగ్గించగలదు మరియు వారు మూడవ పార్టీ సర్వీసు ప్రొవైడర్లు మరియు వాటాదారుల మధ్య అనుసంధానం చేయగలరు అంతే కాక విశ్వవిద్యాలయం మరియు కొన్ని సంస్థలు కలిసి వచ్చి ఒక సాధారణ మేధోసంపత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయగలవు ఇలాంటిది ఒకటి మనకు కొచ్చిన్ విశ్వవిద్యాలయంలో ఉంది దీనిని ఐయుసిఐపిఆర్ఎస్ అని పిలుస్తారు ఇది ఇంటర్ యూనివర్సిటి కేంద్రం కాబట్టి మేధోసంపత్తి కేంద్రం ఒక ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ కూడా కావచ్చు అప్పుడు ఖర్చు విశ్వవిద్యాలయాలు పంచుకుంటాయి కాబట్టి మేధోసంపత్తి కేంద్రాన్ని స్థాపించే ఖర్చును కూడా తగ్గించగలదు మరియు మీరు అన్ని సిఎస్ఐఆర్ ల్యాబ్లలో మేధోసంపత్తి కేంద్రాలను కలిగి ఉంటే అవి ఇతర ప్రభుత్వ పరిశోధనా సంస్థలన్నింటిని ఒకే తాటిపై నడిపించగలవు ఇప్పుడు మేధోసంపత్తి హక్కులు పరిశోధనా ఉత్పాదనకు ఎలా అనుసంధానించబడి ఉన్నాయో మరియు పరిశోధన అవుట్పుట్ పరిశోధనతో ఎలా కనెక్ట్ అవుతుందో చూశాము కాబట్టి మనం దీనిని చూస్తున్నప్పుడు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ గురించి విస్తృత దృక్పథాన్ని కలిగి ఉండాలి ఇప్పుడు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అంటే చాలా మందికి చాలా విధాలుగా అర్ధం అవుతుంది కానీ ఎక్కువగా మనం ప్రభుత్వ రంగానికి మరియు ప్రైవేటు రంగానికి మధ్య ఒక రకమైన సహకారాన్ని చూస్తున్నాము మరియు నిర్వచనం ప్రకారం చూస్తే ఆవిష్కరణలకు సమిష్టి లక్షణం ఉంది కాబట్టి ఓపెన్ ఇన్నోవేషన్ మోడల్స్ ఉన్నాయి ఆవిష్కరణలో లేదా ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగం జ్ఞానం యొక్క విస్తరణ కాబట్టి దానిని ఏ విధంగా ఏర్పాటు చేసినా అది ఆర్థిక వ్యవస్థ అంతటా కొత్త జ్ఞానం యొక్క విస్తరణ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి మరియు అక్కడ ఇది కేవలం R D ఖర్చుగా మాత్రమే చూడకూడదు కానీ జ్ఞానం యొక్క ఈ వ్యాప్తి ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగేలా రాష్ట్రం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఒక మేధోసంపత్తి కేంద్రం ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్కు ఎలా అనుసంధానించబడింది మీరు మేధోసంపత్తి కేంద్రాన్ని ఉపయోగించవచ్చు మరియు ఇది ఆవిష్కరణను ప్రోత్సహించగల పరిశోధన మరియు అభివృద్ధిని పర్యవేక్షించవచ్చు మరియు కొలవవచ్చు మరియు మేధోసంపత్తి అనేది ఆవిష్కరణకు మరో పదం ఎందుకంటే ప్రపంచ మేధోసంపత్తి సంస్థ వాస్తవానికి మేధోసంపత్తి హక్కులను ప్రోత్సహిస్తున్నప్పుడు ఆవిష్కరణ జరుగుతుందని ఆశిస్తోంది మేధోసంపత్తి కేంద్రాలు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను పెంచడానికి సమయానుసారమైన కార్యకలాపాలు చేయాలి మరియు సామాజిక అవసరాలు మరియు మార్కెట్ అవసరాలను లక్ష్యంగా చేసుకున్న తక్షణ పరిశోధనల కోసం లక్ష్య ఆధారిత పరిశోధనలను కూడా ఇది కలిగి ఉండవచ్చు